ప్రొఫెసర్ హలో మరియు రూపకల్పన ఆలోచన యొక్క తదుపరి దశకు తిరిగి స్వాగతం ఇది పరిష్కార దశ యొక్క ప్రదర్శన సంస్కరణము పరిష్కరించడం చాలా ఆసక్తికరమైన దశ ఎందుకంటే ఇక్కడ మీరు మీ సృజనాత్మకతను చుపుతారు దీనిని కొన్నిసార్లు ఆలోచన యొక్క విభిన్న భాగం అంటారు మీరు ఇప్పటివరకు విశ్లేషిస్తున్న వివిధ సమస్యలకు చాలా పరిష్కారాలను రూపొందించడానికి మీ శక్తిని అంకితం చేసి పరిష్కరించడం కాబట్టి రూపకల్పన ఆలోచనలో రెండు దశలు ఉన్నాయి ఒకటి మనము ఒక సమస్యలోకి లోతుగా వెళ్లి మీ వినియోగదారుకు ఏమి అవసరమో చూసే కలయిక దశ మరియు తరువాతి దశలో మనము భిన్నమైన ఆలోచనను చేస్తాము అక్కడ ఏది సరిపోతుందో చూడటానికి మనము చాలా ఆలోచనలను ఉత్పత్తి చేస్తాము కాబట్టి మీరు ఒక పరిష్కారాన్ని రూపొందించినప్పుడల్లా మీరు దానిపై తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అది మీ సమస్యను పరిష్కరిస్తుందా మీ ప్రేక్షకులతో పరస్పర చర్యల ద్వారా అయినా లేదా మీ సహోద్యోగులను తనిఖీ చేయమని అడగండి వాస్తవానికి నిర్దిష్ట సమస్యకు అర్ధమే ఇది సంఘర్షణను పరిష్కరించిందా ఇది సంఘర్షణ యొక్క రెండు వైపులా పరిష్కరిస్తుందా చూడడం కాబట్టి ఈ దశకు ఇది చాలా ముఖ్యం కాబట్టి దాన్ని పరిష్కరించండి కాబట్టి ఎప్పటిలాగే మా బృందం ఇక్కడ ఉంది మేము మీ మేధోమథనం కోసం ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాము మరియు మా స్టికీ నోట్స్ ఎప్పటిలాగే ఉన్నాయి మీరు చూడగలిగే రెండు స్టికీ నోట్స్ ఉన్నాయి వాటికి ఈ రోజు మనం పరిష్కరించబోయే సమస్య యొక్క పరిస్థితులు ఉన్నాయి మిగిలిన ప్రదర్శనను నా బృందం ఇక్కడ నిర్వహించడానికి నేను అనుమతించాను సరే ఇప్పుడు మీరు చెప్పండి సిద్ధార్థ్ మాతురి ధన్యవాదాలు సార్ కాబట్టి మా చివరి వీడియోలో సంఘర్షణ లేదా మనము మాట్లాడుతున్న సమస్య కోసం మనము ఆశించిన ఫలితాన్ని తీసుకున్నాము అంటే భాగస్వామ్యం చేయబడిన నోట్స్ ల సంఖ్య కాబట్టి తక్కువ సమయంలో అంశంపై మంచి అవగాహనకు కావలసిన రెండు ఫలితాల సంబంధిత అనుబంధ ప్రమాణములు కొరకు మనం చూస్తున్నాము కాబట్టి మనం ఇప్పుడు చర్చించబోయే విధంగా ఈ ఆశించిన ఫలితాన్ని వెలికితీసే పరిష్కారాలతో ముందుకు రావడానికి ఈ పరిష్కారాన్ని ఎలా అన్వయించవచ్చు కాబట్టి మొదట మేము అందరి విద్యార్థులకు అవసరమైన భాగాన్ని సిద్ధం చేయడానికి తక్కువ సమయం కేటాయించి ప్రారంభించాలనుకుంటున్నాము లేదా అతని తోటివారి నుండి అడగడానికి ఇష్టపడే విద్యార్థులు నోట్స్లను ప్రాథమికంగా సిద్ధం చేయడానికి తక్కువ సమయం అవసరమవుతుంది కనుక ఇది ఎలా చేయవచ్చు నితిన్ కురియన్ సహజంగానే నోట్స్ తయారీలో తక్కువ సమయం ఉంటే అప్పుడు పంచుకోవలసిన నోట్స్ సంఖ్య తక్కువగా ఉండాలి కాబట్టి మీరు మీ నోట్స్ను పొందగల సరైన వ్యక్తి ఎవరు మనం ఆ దిశల్లో ఆలోచించాలని అనుకుంటున్నాను మీ సహచరులందరి నుండి మీరు నోట్స్లను పొందటానికి బదులుగా మీరు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల నుండి నోట్స్ను పొందడంపై దృష్టి పెట్టాలి అది మీకు కావలసిన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఒకరు గురువుగా ఉంటారు సిద్ధార్థ్ మాతురి పరిపూర్ణమైనది తద్వారా ఇది ఆ సమాచారానికి చాలా నిజమైన మూలం కాబట్టి ఉపాధ్యాయుడు తరగతిలో బోధించేటప్పుడు ప్రతి ఒక్కరూ నోట్స్ను తీసుకుంటుంటే ఉపాధ్యాయుడు నోట్స్లను తోటివారితో పంచుకోవడం సాధారణంగా తక్కువ సమయం పడుతుంది మరియు అది ఏకకాలంలో జరుగుతోంది కాబట్టి టీచర్ నోట్స్ అయితే మేము దానిని తీసుకుంటాము సార్ ప్రొఫెసర్ అవును కాబట్టి ఒక ఆలోచన మీరు వ్రాసి మీరు కోరుకున్న విధంగా అక్కడ ఉంచవచ్చు సిద్ధార్థ్ మాతురి కాబట్టి టీచర్ నోట్స్ అందించే వ్యవస్థ కాబట్టి ఇందులో టీచర్ తన నోట్స్ను నేరుగా విద్యార్థులతో పంచుకుంటుంది ఇప్పుడు ఉపాధ్యాయులు సాధారణంగా ఈ నోట్స్లను విద్యార్థులతో ఎలాంటి మాధ్యమం లో లేదా ఎలా పంచుకుంటారు నితిన్ కురియన్ కాబట్టి సాధారణ పద్ధతి ఏమిటంటే ఆమె తన నోట్స్ను తయారుచేసుకోవడం తరగతిలోని ఒక ప్రత్యేక విద్యార్థికి నోట్స్లు ఇవ్వడం బహుశా తరగతి యొక్క మంచి విద్యార్థి ఆపై అతను ఫోటోస్టాట్ నోట్స్ ఫోటోకాపీ తీసుకొని విద్యార్థులందరితో పంచుకోవాలి మరియు ఇది చాలా గజిబిజి ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను సిద్ధార్థ్ మాతురి నిజమే ఖచ్చితంగా నితిన్ కురియన్ కాబట్టి మనం ఈ రకమైన పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లేదా ఈ సమస్యకు పరిష్కారం అందించడం ఎలా సిద్ధార్థ్ మాతురి కాబట్టి మనం పరిష్కారంలో టెక్నాలజీని చేర్చడం గురించి మాట్లాడుతుంటే సాంకేతిక అవగాహన ఉన్నవారు లేదా ఎలాంటి మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి నితిన్ కురియన్ కాబట్టి మనం పాఠశాలలను రెండు వర్గాలుగా వర్గీకరించాల్సి ఉంటుంది ఇక్కడ నోట్స్ భాగస్వామ్యం కోసం మౌలిక సదుపాయాలు ఒకరకమైన సాంకేతికతను అనుమతిస్తుంది సిద్ధార్థ్ మాతురి మౌలిక సదుపాయాలు ఉన్న పాఠశాల మరియు పైన చెప్పిన మౌలిక సదుపాయాలు లేని పాఠశాల ఇప్పుడు ఒక పాఠశాల ఉంటే పాఠశాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మౌలిక సదుపాయాలు పంచుకునే పరిస్థితిని పరిశీలిద్దాం ఇలాంటివి చేయడానికి సాంకేతికతను ఉపయోగించండి కాబట్టి మన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్లేదా సమాచారము మేనేజ్మెంట్ సిస్టమ్ దానిలో పొందుపరచబడిన ఆన్లైన్ రిపోజిటరీని ఉపయోగించవచ్చు టీచర్ ఆమె నోట్స్ లేదా సన్నాహక విషయాలు అప్లోడ్ చేయవచ్చు నితిన్ కురియన్ విషయాలు సిద్ధార్థ్ మాతురి తరగతి ప్రతినిధిని మధ్యలో తీసుకురావడానికి బదులుగా విద్యార్థులు తమ రిపోజిటరీని నేరుగా సొంతంగా పొందగల రిపోజిటరీలోకి ప్రవేశించే మార్గం ప్రతి విద్యార్థికి వారి సమాచారం పొందగలిగే ఇబ్బంది తక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు రిపోజిటరీని కలిగి ఉంటారు నితిన్ కురియన్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరికీ ఈ రిపోజిటరీకి ప్రాప్యత ఉంది సిద్ధార్థ్ మాతురి కాబట్టి మౌలిక సదుపాయాలు ఉన్న పాఠశాలలకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సాధారణ రిపోజిటరీ ఉంది నితిన్ కురియన్ మౌలిక సదుపాయాలు నిజమే సిద్ధార్థ్ మాతురి అప్పుడు మౌలిక సదుపాయాలు లేని పాఠశాల కోసం కాబట్టి ఇది మీరు ఇప్పటికే చెప్పిన పరిస్థితి నితిన్ కురియన్ నిజమే ఇక్కడ విద్యార్థులు భౌతికంగా పంచుకునే మాధ్యమాన్ని కలిగి ఉండాలి సిద్ధార్థ్ మాతురి కాబట్టి ఇది గురువు నుండి ప్రతినిధి వరకు తరగతి ప్రతినిధి నుండి మిగిలిన తరగతి విద్యార్థులు వరకు ఉంటుంది ప్రొఫెసర్ మరియు తరగతి ప్రతినిధి CR సిద్ధార్థ్ మాతురి కాబట్టి ఇది సిద్ధం చేయడానికి తక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి ఇవి ప్రస్తుతం మనం ఆలోచించగల కొన్ని ఆచరణీయ పరిష్కారాలు కాబట్టి ఆశించిన ఫలితం యొక్క మరొక భాగ అంశంపై మంచి అవగాహన కాబట్టి విద్యార్థులు తమ నోట్స్ను తమలో తాము పంచుకుంటున్నారని ఊహించుకోండి కాబట్టి ఈ అంశంపై మంచి అవగాహన కలిగి ఉండటానికి వారికి అనువైన పరిస్థితి ఏమిటి నితిన్ కురియన్ అంశంపై మంచి అవగాహన కాబట్టి వారు నేర్చుకునేటప్పుడు మంచి అవగాహన రావాలి వారు తరగతిలో ఏమి నేర్చుకుంటున్నారో వారు ఉపాధ్యాయుల నుండి పంచుకుంటున్న నోట్సుతో సమకాలీకరించబడతారు సిద్ధార్థ్ మాతురి కాబట్టి చెప్పినట్లు నేర్చుకోవడం ఇది పునరావృతమవుతుంది మీరు మరింత సాధన చేస్తే మీరు మరింత అవగాహన పొందుతారు నితిన్ కురియన్ మంచి అవగాహన సిద్ధార్థ్ మాతురి కాబట్టి అవును తరగతిలో ఏమి జరుగుతుందో మరియు వారి సహవిద్యార్థుల నుండి వారు పంచుకున్న నోట్స్లు ప్రాథమికంగా ఉండాలి నితిన్ కురియన్ సమానంగా అవును సిద్ధార్థ్ మాతురి కాబట్టి అది మొదటి అడుగు అని నేను అనుకుంటున్నాను అందరు విద్యార్థులు లేదా విద్యార్థులు తమ నోట్స్లను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఈ అంశంపై ఒకే అవగాహన ఉండాలి నితిన్ కురియన్ ఈ అంశంపై కనీసం ఇలాంటి అవగాహన లేకపోతే అది మంచి అవగాహన కంటే ఎక్కువ గందరగోళాన్ని సృష్టిస్తుంది సిద్ధార్థ్ మాతురి తోటివారిలో ఈ అంశంపై ఇలాంటి అవగాహన కావాలి నితిన్ కురియన్ కాబట్టి ఇది ఎలా ధృవీకరించబడుతుంది లేదా అంశము యొక్క సారూప్య అవగాహన ఎలా విద్యార్థి సమూహములోకి వచ్చి దానిని సూచించగలిగే ఒక సాధారణ గమనికను సృష్టించవచ్చు మరియు ఈ అంశంపై అతని అవగాహన అతను నేర్చుకున్నదానితో సమకాలీకరిస్తుంది మరియు దాదాపు పూర్తి అవుతుంది సిద్ధార్థ్ మాతురి నిజమే ఏ విద్యార్థికి అయినా ఉత్తమ ఎంపిక ఏమిటంటే వెళ్ళీ గురువు నుండి నోట్స్లను తీసుకోవడం నితిన్ కురియన్ గురువు సరియైనది సిద్ధార్థ్ మాతురి తద్వారా ఆమె బోధిస్తున్నది మనము పొందుపరచిన నోట్స్ లో ఇప్పటికే ఉంది నితిన్ కురియన్ నిజమే కాబట్టి మనము ఉపాధ్యాయుల నోట్స్లను పొందుపరచగలిగితే మరియు ఆమె తరగతి నుండి వచ్చిన విద్యార్థుల నుండి ప్రాథమికంగా అర్థం చేసుకోగలిగితే మరియు అన్నింటినీ సాధారణ రిపోజిటరీలో పొందుపరచవచ్చు ఇందులో ప్రతి విద్యార్థి నేర్చుకోవటానికి నోట్స్ యొక్క సవరించదగిన తుది సంస్కరణ ఉంటుంది ప్రొఫెసర్ నా స్వంత అనుభవంలో భాగంగా నేను జోడించదలచుకున్నది ఏమిటంటే విద్యార్థులు లేదా ఎవరో వ్యాఖ్యానించిన ఈ పుస్తకాలు కొన్నిసార్లు మనము దీనిని వారి స్వంత పాఠ్యపుస్తకాలు అని పిలుస్తాము విద్యార్థులు దీన్ని వ్యక్తపరుస్తారు మరియు వారి స్వంత నోట్స్లను వ్రాస్తారు ముడి పాఠ్య పుస్తకం కంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు బహుశా భౌతిక రూపంలో సూచించేది అదే రిపోజిటరీలో సులభం అవుతుందని నేను ఊహిస్తున్నాను వ్యాఖ్యానాన్ని మరియు అన్నీ సంగ్రహించవచ్చు సిద్ధార్థ్ మాతురి మరియు మనం పేరాగ్రాఫ్ గురించి ప్రస్తావించగలమా సిద్ధార్థ్ మాతురి అవును పుస్తకాల మధ్యలో వ్యాఖ్యానాలు ప్రొఫెసర్ అవును కాబట్టి అతను సవరించదగినది సవరించగలిగే విషయం గురించి కూడా మాట్లాడాడు అవును నితిన్ కురియన్ కాబట్టి ప్రాథమికంగా మీకు ఈ రిపోజిటరీలో అప్లోడ్ చేయబడే ప్రారంభ సమాచారము ఉంటుంది దానిని తరగతిలో పాల్గొనే విద్యార్థులందరూ సవరించవచ్చు కాబట్టి ఇది సరిచేసిన నోట్స్ సరి చేసిన సమాచారము అయ్యే వరకు మళ్ళి వస్తూనే ఉంటుంది మరియు ఇది ఎల్లప్పుడూ ఉపాధ్యాయుడు తరగతిలో బోధించిన వాటికి అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే ఆమె తరగతికి హాజరైన విద్యార్థులు ప్రాథమికంగా ఈ సమాచారమును పరిశీలించి సవరించే వ్యక్తులు శ్యామ్ పాల్ M అవును కాబట్టి ప్రతి విద్యార్థి రిపోజిటరీని పొందగలిగితే సమస్య ఉంటుందని మీరు అనుకోరు ఎందుకంటే వారు మార్పులు చేయగలరు మరియు మరలా ఒకరకమైన నిర్వాహకుడు ఉండాలి ఎవరు మొదట పొందకలిగి ఉండాలి ఎవరు ఉండాలి శ్యామ్ పాల్ కనుగొనండి నితిన్ కురియన్ క్రమానుగతంగా సమాచారమును చూసి అనవసరమైన లేదా అలాంటి సమాచారము అందుబాటులో లేదని నిర్ధారించుకోండి సిద్ధార్థ్ మాతురి కాబట్టి నిర్వాహకుడికి ధృవీకరించే సమాచార సమీక్ష బృందం ఉండాలి శ్యామ్ పాల్ ప్రతిదానిని అది ధృవీకరిస్తోంది సిద్ధార్థ్ మాతురి నిజమే ప్రొఫెసర్ కొన్నిసార్లు పాఠశాల ఉపాధ్యాయులు లేదా సాధారణ ఉపాధ్యాయులు వారి నోట్స్లను వ్రాసినప్పుడు వారు దానిని వారి స్వంత కోణం నుండి వారి స్వంత అవగాహనతో వ్రాస్తారు మరియు వారు దానిని జ్ఞానం యొక్క సరైన దారి కాదని అని అనడానికి ఒప్పుకోరు నేను ఎక్కడో చదివాను మొదటి స్థాయిలో అభ్యాసకుడిగా ఉండటమేమిటో వారికి తెలియదు కాబట్టి వారు బహుశా కొంత స్థాయికి దిగవచ్చు కాని వారు నిజంగా అక్కడకు రాకపోవచ్చు కాబట్టి వాస్తవానికి విద్యార్థులను గుర్తించడం మరియు విద్యావంతులను చేయడం వలన నిజానికి ఇతర విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల నోట్స్ల వేగముతో సమానము కావడానికి సహాయపడుతుంది కాబట్టి మీ పర్యవేక్షణ నాకు చాలా నచ్చింది సిద్ధార్థ్ మాతురి లోపం లేనిది సర్ కాబట్టి సమాచారము సమీక్ష బృందానికి అడ్మిన్ చేయండి అక్కడ సర్ చెప్పినట్లుగా అక్కడకి విద్యార్థులు వస్తున్నారు సమాచారమును సవరిస్తున్నారు సర్ చెప్పినట్లుగా వారు అన్ని విషయాలను సమీక్షిస్తారు విద్యార్థులు అక్కడకి రావడం సమాచారమును సవరించడం చివరకు అది ఒక సవరించిన సమాచారమును ఇస్తుంది అదే తరగతిలో ఉపాధ్యాయుడు బోధించాడు కాబట్టి ఇది మళ్ళీ మనం ఉపయోగిస్తున్న రిపోజిటరీకి నేరుగా అనుసంధానము చేయబడింది నితిన్ కురియన్ కాబట్టి మనం తిరిగి వచ్చి మన పారామీటర్లు నెరవేరుతున్నాయో లేదో చూడాలి కాబట్టి కావలసిన ఫలితంతో ఇవన్నీఅర్థవంతమేనా అని తిరిగి తనిఖీ చేస్తూ ఉండండి దీనిని సిద్ధం చేయడానికి సమయాన్ని తగ్గించగలమా అలాగే ఇది ఆ అంశంపై మంచి అవగాహనను ఇస్తుందా మీ ఆసక్తి సంఘర్షణలో మీరు కలిగి ఉన్న అస్తిరమైన అంశము నాకు గుర్తుంది అది తక్కువ సంఖ్యలో నోట్స్ను కోవడం ఎందుకంటే ఆ విధమైన నోట్స్ ద్వారా చదవడానికి వ్యక్తి కేటాయించే సమయాన్ని తగ్గిస్తుంది ఇది ఆ దిశలో వెళుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి సాధారణంగా మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు సిద్ధార్థ్ మాతురి నిజమే ప్రొఫెసర్ మంచిది సిద్ధార్థ్ మాతురి కాబట్టి మనము కూడా ఆదర్శవంతమైన పరిస్థితిలో ఉన్నాము అది ఉపాధ్యాయుడు అప్లోడ్ చేసిన ఒక సమాచారము అవుతుంది విద్యార్థులందరూ ఆ సమాచారమును చూస్తారు ఎవరైతే సవరించాలని మార్పు చేయాలనుకుంటున్నారో జోడించాలనుకుంటున్నారో అలా చేసి తిరిగి రావాలని కోరుకుంటారు కాబట్టి అదే సమాచారము మళ్లీ మళ్లీ సవరించబడుతుంది నితిన్ కురియన్ మళ్లీ మళ్లీ కాబట్టి మీకు ఒకే ఒక్క సమాచారము ఉంది ఇందులో విద్యార్థి 'n' సంఖ్య స్థలాలకు వెళ్లవలసిన అవసరం లేదు లేదా 'n' సంఖ్య సమాచారమును చూడరు అతను ఒక సమాచారము మాత్రమే చూడవలసి ఉంది మరియు అతని అవగాహన కూడా మెరుగుపడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్య ఉపాధ్యాయుడి సమాచారము మరియు విద్యార్థులు ఆ సమాచారమును నిర్మిస్తున్నారు సిద్ధార్థ్ మాతురి వారి దృక్కోణాన్ని కలుపుతోంది నితిన్ కురియన్ ఆ విషయానికి సంబంధించిన అంశము సిద్ధార్థ్ మాతురి మనము పరిష్కార వివరణతో రాగలమా ప్రొఫెసర్ అవును ఖచ్చితంగా దాన్ని సంక్షిప్తం చేసి మీరు అలాంటి పరిష్కారానికి లేదా ఏదైనా దారి చూపుతున్నారా అని చూడండి సిద్ధార్థ్ మాతురి కాబట్టి ఈ సందర్భంలో ఇంట్రానెట్ ద్వారా ఈ విషయాన్ని పంచుకోవడానికి పాఠశాలకు మౌలిక సదుపాయాలు ఉన్న పరిస్థితిని మనం పరిగణించవచ్చు అప్పుడు ఆమె సన్నాహక బోధన గమనికలను ఇంటర్నెట్ రిపోజిటరీలోకి అప్లోడ్ చేయగలదు మరియు తర్వాత తరగతి విద్యార్థులు ఇంటి దగ్గర పొందుటకు రిపోజిటరీకి వెళ్ళవచ్చు అందులో మన సమాచారమును జోడించండి సవరించండి సిద్ధం చేయండి లేదా గీయండి ఆ రిపోజిటరీ నుండి సమాచారమును డౌన్లోడ్ చేయండి మనమంతా ఒకే వ్యవస్తలో ఉన్నామని అనుకుంటున్నాను నితిన్ కురియన్ మరియు జట్టుగా మీకు పరిపాలనా బృందం ఉంటుంది ప్రొఫెసర్ అవును నిజమే నితిన్ కురియన్ ఈ రిపోజిటరీని నిరంతరం పర్యవేక్షిస్తుంది ప్రొఫెసర్ నేను మీ ఆలొచనలలో ఈ అంశాన్ని ఉంచనట్లు అనిపిస్తుంది కానీ ఇది నాకు వికీపీడియా అనిపిస్తుంది నితిన్ కురియన్ ఇది నోట్స్ కోసం వికీ లాగా ఉంటుంది ప్రొఫెసర్ నోట్స్ కోసం వికీ నితిన్ కురియన్ నేర్చుకోవడానికి వికీ ప్రొఫెసర్ కాబట్టి వికీ ఆ ప్రత్యేక విషయం కోసం ఆ నోట్స్ కోసం ఇది అనుసంధానించదగినదిగా చేయవచ్చు మరియు విషయాలు కూడా మెరుగు పరచవచ్చు మరియు దీనికి ఖచ్చితంగా ఒక నిర్వాహకుడు అవసరం సమీక్ష బృందం విద్యార్థులు సమాచారమును తొలగించడం లేదా అక్కడ నుండి బయటకు రావడం లేదు అక్కడ లేని సమాచారమును ఉంచుతారు అవును చాలా మంచిది ఇది ఎక్కడో జరుగుతోంది కాబట్టి మీకు ఆలోచించగల ఇతర ఆలోచనలు ఉన్నాయి ఇది ఒక భావన లాగా ఉంది లేదా మీరు కూడా చేయవచ్చు కాబట్టి మీరు వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి క్షమించండి మీకు ఇంకా ఏదైనా ఉందా ప్రొఫెసర్ మీరు వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అదే ఆలోచనతో నిర్మించడం మరియు మీరు మీ స్వంత అనుభవముతో ఆలోచించగలరా అని చూడటం ఇంకొక మార్గం ఏమిటంటే మీరు ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఏమిటో ఇప్పటికే ఊహించుకోవడం వాటిని మీరు బహుశా పరిష్కరించవచ్చు మరియు ఇవన్నీ సరిపోతుందో లేదో చూడవచ్చు అతను చెప్పినదానిని నేను ఇష్టపడుతున్నాను విద్యార్థులు ఏదో ఒక రకమైన సమాచారమును రాయడం నేను ఇష్టపడను మనకు అది ఉంది కాబట్టి చేయను కాబట్టి ఈ పరిష్కారాన్ని ఇంత బాగా చేయడానికి మీరు దాని గురించి ఆలోచించగలరా ఏ విధానమన్నది నేను మీకు వదిలి వేస్తాను సిద్ధార్థ్ మాతురి కాబట్టి పాఠశాల లోపల ఒక అభ్యాస నిర్వహణ వ్యవస్థను కలుపుతారు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఈ రకమైన వ్యవస్థను జరిగేలా చేస్తాయి అప్పుడు మనకు ఇప్పటికే గూగుల్ క్లాస్రూమ్ లేదా వికీ వంటి కొన్ని తక్కువ అప్లికేషన్ లు ఉన్నాయి ఇవి ఈ రకమైనవి చేయగలవు ఇవి కూడా ఇలాంటి కార్యాచరణను కలిగి ఉంటాయి ప్రొఫెసర్ అవును అది మంచిది కాబట్టి మనము అక్కడకు తెలిసిన ప్యాకేజీ తో వెళ్తున్నాము సిద్ధార్థ్ మాతురి కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో మనం చూస్తున్న సమస్య ఏమిటంటే పాఠశాల ఇలాంటి మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది కాబట్టి అది నితిన్ కురియన్ ఇది ఇక్కడ ఒక అడ్డంకి సిద్ధార్థ్ మాతురి అవును ఇది అడ్డంకి నితిన్ కురియన్ మౌలిక సదుపాయాలు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా లేని చోట మనం ఒక పరిష్కారం గురించి ఆలోచించాల్సి ఉంటుంది సిద్ధార్థ్ మాతురి అవును ప్రొఫెసర్ తప్పకుండా కాబట్టి మనము ఆ అంశంపై ప్రారంభించబోతున్నాము కాబట్టి ఈ వ్యక్తి ఒకరు నన్ను క్షమించండి మరియు ఇలాంటివారు కాదు మౌలిక సదుపాయాలు లేని పాఠశాల కాబట్టి మీరు చర్చించుటకు ఒక షరతు ఇది ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినా మీరు ఇంకా ఆఫ్లైన్లో చేయగలిగే విషయాలు కూడా ఉన్నాయి నితిన్ కురియన్ తప్పనిసరిగా మనం ఇలాంటి రకమైన రిపోజిటరీని నిర్మించాల్సి ఉంటుందని అనుకుంటున్నాను కాని అది ఆఫ్లైన్లో ఉండాలి సిద్ధార్థ్ మాతురి ఆఫ్లైన్ అవును మరియు బహుశా పాఠశాలకు మౌలిక సదుపాయాలు లేకపోతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాఠశాల వెలుపల ఒక వ్యవస్థ వంటి సాధారణ వ్యవస్త లేదా ఒక సాధారణ రిపోజిటరీని కలిగి ఉండాలి ఈ రోజుల్లో వాట్సాప్లో నోట్స్ పంచుకునే విషయంలో అక్కడ పాక్షికంగా ఏమి చేయాలో ప్రయత్నిస్తుంది వారు చిత్రాలను సేకరించి వారి వాట్సాప్ గ్రూపులో ఉంచుతారు కాబట్టి ఇలాంటి రకమైన వాట్సాప్ గ్రూప్ లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాఠశాల వెలుపల ఒక సాధారణ వ్యవస్థను తీసుకురాగలిగితే ఒకవేళ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోతే అదేవిధంగా ఇది కూడా ఇదే విధమైన పరిష్కారానికి దారి తీస్తుంది ఉపాధ్యాయురాలు ఆమె సమాచారమును ఉంచవచ్చు మరియు విద్యార్థులు ఆన్లైన్లోకి వెళ్లవచ్చు దానిని పొందవచ్చు నితిన్ కురియన్ ఇప్పటికే కొన్ని అప్లికషన్ లు ఉన్నాయని నేను భావిస్తున్నాను అది ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్లో లేదా ఇంటర్నెట్లో మరియు మీరు గూగుల్ గురించి ప్రస్తావించినట్లు విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు రావచ్చు ఇక్కడ విద్యార్థులు ఆ ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు మరియు దానిలో సమాచారము ఉంచవచ్చు కాబట్టి ఇప్పుడు అది పాఠశాల మౌలిక సదుపాయాలపై ఆధారపడదు ఈ ప్రత్యేకమైన అప్లికషన్ పొందడానికి విద్యార్థులకు ఇంట్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనే దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ లేదా అలాంటి పరికరాలు అందుబాటులో లేకపోతే కనీసం ఒక స్మార్ట్ఫోన్ విద్యార్థి వద్ద అందుబాటులో ఉండాలి తద్వారా ఈ రకమైన అప్లికషన్ లను ఉపయోగించుకోవచ్చు ప్రొఫెసర్ సరే బాగుంది నేను వింటున్నది ఏమిటంటే పాఠశాలలకు మౌలిక సదుపాయాలు లేవు కాని విద్యార్థులకు కొంత మౌలిక సదుపాయాలు ఉన్నాయి మరియు మనము దానిని ఉపయోగిస్తాము కనుక ఇది ఇక్కడ ప్రాథమిక ఊహ ప్రొఫెసర్ సరే కాబట్టి విద్యార్థులు చురుకైన వారు సరే నేను మీకు దీనిని వ్రాయడానికి అనుమతిస్తాను సిద్ధార్థ్ మాతురి ఒక పరిస్థితిలో విద్యార్థులకు స్మార్ట్ఫోన్ ఉండవలసిన అవసరం లేదు నా సోదరుడు ప్రస్తుతం తన 11 వ తరగతిలో ఉన్నాడు అతను తన తల్లి ఫోన్ను ఉపయోగిస్తాడు అక్కడ వారు ఉపాధ్యాయులు వచ్చి ఒకే చోట వారి నోట్స్ను ఉంచారు వారు తమ క్లాస్మేట్స్తో నోట్స్ పంచుకుంటారు కాబట్టి ఇది ఇప్పటికే ఈ రోజు జరుగుతున్న ప్రక్రియ ఒకవేళ పాఠశాలలో మనకు ఆదర్శంగా అవసరమయ్యే రిపోజిటరీ లేదా మౌలిక సదుపాయాలు లేవు నితిన్ కురియన్ మా కస్టమర్ జర్నీ మ్యాపింగ్ సమయంలో కూడా భాగస్వామ్యం గురించి మాకు అనేక అంతర్దృష్టులు వచ్చాయని నేను భావిస్తున్నాను మరియు విద్యార్థులు సామూహికంగా ఉపయోగిస్తున్న ముఖ్య ప్లాట్ఫామ్లలో ఒకటి వాట్సాప్ కనుక ఇది చాలా మూలాధార మార్గం ఇప్పుడు మనము వాట్సాప్ కంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నాము మరియు ఈ రకమైన రిపోజిటరీని ఆ రకమైన అప్లికషన్ లో పొందుపరుస్తున్నాము తద్వారా ఆ అప్లికషన్ ద్వారా భాగస్వామ్యం జరగవచ్చు మరియు మీకు ఆ రకమైన అప్లికేషన్లో సరైన రిపోజిటరీ ఉంది కాబట్టి నోట్స్ తీసుకోవడం కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేయడం సాధ్యమేనా మీరు చెబుతున్నది అదేనా అందువల్ల మీకు ఈ అప్లికషన్ ప్రత్యేకంగా ఉంటుంది నేను అప్లికషన్ అనే పదాన్ని చెప్తున్నాను కాని మంచి నిబంధనలు లేనందున ఇది ప్రధానంగా నోట్స్ తీసుకోవడం మరియు పంచుకోవడం కోసం ఉంటుంది కనుక ఇది ఆ రిపోజిటరీలోకి వెళుతుంది కనుక ఇది క్రమబద్ధీకరిస్తుంది నితిన్ కురియన్ మరియు ఇప్పటికే ఉన్న రిపోజిటరీ యొక్క అన్ని లక్షణాలు ఈ అప్లికేషన్లో భాగంగా ఉంటాయి విద్యార్థులు వారి నోట్స్ లను అప్లోడ్ చేస్తూనే ఉంటారు సాధారణ రిపోజిటరీని వ్యక్తిగత నోట్ సమాచారము నుండి సవరించవచ్చు సభ్యులను చేర్చుకునే ఒక పరిపాలనా బృందం ఉంటుంది ఎవరు సభ్యులను తీసుకోవచ్చు ఎవరు సమాచారముపై ట్రాక్ చేయవచ్చు ప్రొఫెసర్ సరే నేను దానిని నోట్స్గా చూడలేదు కాని LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా అమలులోకి వస్తోంది కాబట్టి మనము కేవలం ఒక కోర్సు గురుంచి మాట్లాడటం కాదు వాస్తవానికి కోర్సుల సమూహం కాబట్టి కోర్సుల మొత్తం ప్యాకేజీ కాబట్టి ఉపాధ్యాయులందరూ అక్కడి వ్యవస్థలో బంధమును కూడా క్రమబద్ధీకరించవచ్చు ఉపాధ్యాయునికి రెండు కోర్సులు ఉండవచ్చు కనుక ఇది మీ సిస్టమ్లో కూడా భాగం కావచ్చు ఆసక్తికరంగా ఇంకేముంది కాబట్టి మీరు కవర్ చేయని దీనితో దిగువ ఏవైనా సమస్యలు ఉంటే ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు పాఠశాల కోసం మరిన్ని సమస్యలను ప్రవేశపెడుతున్నారా మీరు వాటిని ఇక్కడ పట్టుకోగలిగితే మనము వాటిని ఇక్కడే పరిష్కరించవచ్చు సిద్ధార్థ్ మాతురి పాఠశాలలు మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిని గురించి మాట్లాడుతుంటే ఒక ప్రాథమిక సమస్య ఏమిటంటే వారు తమ విద్యార్థులను తమ పాఠశాల వెలుపల ఇలాంటి పని చేయమని పాక్షికంగా ప్రోత్సహించమని వారు తమ విద్యార్థులను అడుగుతున్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను నితిన్ కురియన్ అది ఒక సమస్య అవుతుంది ఈ సమాచారమును జోడించడానికి వ్యక్తిగత విద్యార్థుల నుండి ప్రేరణ గురించి ఏమిటి కాబట్టి నా అవగాహన ఏమిటంటే విద్యార్థులు ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు విద్యార్థులు ఇప్పటికే నేర్చుకోవలసిన వాటితో చాలా చక్కగా నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఇది వారు చేయవలసిన అదనపు కార్యాచరణ మరియు ఈ కార్యాచరణ చేసినందుకు విద్యార్థికి ఎలాంటి ప్రతిఫలం లేదు నోట్స్ తీసుకోవడం మరియు నేర్చుకోవడం పరంగా నేను తరగతిలో ఉత్తమ విద్యార్థిని అని ఊహించుకోండి అందువల్ల విద్యార్థిగా నా ప్రత్యేక సమాచారమును అప్లోడ్ చేసి నా తోటివారు నేర్చుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి నాకు ఏ ప్రేరణ ఉంది ముఖ్యంగా ఈ పోటీ వాతావరణంలో మనం చూడవలసిన విషయం ప్రొఫెసర్ మరియు పంచుకోవడానికి ప్రేరణ ఏమిటి నితిన్ కురియన్ అవును సమాచారము యొక్క భాగస్వామ్యం ప్రొఫెసర్ కాబట్టి ఇది దిగువ సమస్య మీరు చెబుతున్న మరో విషయం ఆఫ్లైన్ నా ఉద్దేశ్యం పాఠశాల సమయంలో వారు పాఠశాలలో ఉన్నప్పుడు పాఠశాల ఇవన్నీ కలిగి ఉండాలి కాని ఇప్పుడు మనము పాఠశాల సమయములో చేయమని వారిని ప్రోత్సహిస్తున్నాము అది చర్చనీయాంశమా చేయడానికి ఇది సరైన పనా లేక కాదా సిద్ధార్థ్ మాతురి కాబట్టి విద్యార్థులు ఇతర సహ పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనవద్దని వాటికోసం పాఠశాల సమయం వెలుపల గడపాలని పాఠశాలలో కోరుతున్నారు ప్రొఫెసర్ నిజమే నితిన్ కురియన్ సరిగ్గా చేస్తున్నట్లు అనుకుందాం సరే కాబట్టి ఈ ప్రత్యేకమైన కార్యాచరణ చేయడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించడం మరియు దానితో సంబంధం ఉన్న ప్రేరణతో నేను పేర్కొన్న సమస్యతో ఇది ఏదో ఒకవిధంగా సంబంధం కలిగి ఉంటుంది ప్రొఫెసర్ కానీ మనం సమస్యల గురించి మాట్లాడుతున్నప్పటి నుండి నా నోట్స్ యొక్క ఈ చిత్రాలు వాస్తవానికి ఎలా పని చేస్తాయో నేను చూడటం లేదు నా ఉద్దేశ్యం ఏమిటంటే మీ అసలు సమస్య ఏమిటంటే నేను నోట్స్ యొక్క చాలా మార్పిడిలను జోడిస్తే ఓహ్ గాడ్ ఇది వాస్తవానికి దారి తీస్తోంది తరగతిలో ఏమి జరుగుతుందో గుర్తించడానికి ముందు నేను ఈ నోట్స్న్నింటినీ చూడాలి కాబట్టి మీరు అప్పుడు సమస్యను పెంచుకోవడం లేదా నితిన్ కురియన్ లేదు రిపోజిటరీలో ఒక సమాచారము మాత్రమే ఉండాలి రిపోజిటరీ దానితో సంబంధం లేకుండా అది ఆ రకమైన రిపోజిటరీ అయినా లేదా అప్లికషన్ లో అయినా అది తప్పక ఒక ప్రాథమిక సమాచారముపై మాత్రమే అది సవరించబడుతుంది ప్రొఫెసర్ కాబట్టి మీరు దాని గురించి చూసుకుంటున్నారు నితిన్ కురియన్ అవును సిద్ధార్థ్ మాతురి ఈ పరిస్థితిలో మనము ఒక నిర్వాహకుడిని కలిగి ఉన్నాము అతను సమాచార సమీక్ష బృందాన్ని నిర్వహిస్తున్నాడు ఈ పరిస్థితిలో మనము ఒక తరగతి ప్రతినిధిని కలిగి ఉంటాము అతను నాయకత్వం వహిస్తాడు మరియు నిర్ధారించుకుంటాడు నితిన్ కురియన్ ప్రాథమికంగా మళ్ళీ ఒక నిర్వాహకుడు ఒక సమాచారము మరియు విద్యార్థులు ఆ యొక్క సమాచారమునకు సహకరిస్తున్నారని నిర్ధారించుకోవాలి మరియు ఆ ఒక్క సమాచారము విద్యార్థులందరికీ నేర్చుకోవటానికి అర్ధవంతముగా ఉంటుంది ప్రొఫెసర్ సరే ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే వారు ఎలా చేస్తారు నితిన్ కురియన్ అందువల్ల నేను సహకరిస్తున్న వ్యక్తుల వద్ద అంకితభావం చూస్తాను మరియు లేదా అంకితభావంతో కూడిన జట్టు కోసం కూడా చూస్తాను ప్రొఫెసర్ లేదు నా ప్రశ్న మరింత సాంకేతిక స్వభావమైనది నేను చిత్రాన్ని తీసినట్లు నేను దాన్ని ఎలా సవరించగలను కాబట్టి మీరు మాత్రమే సమాచారము కావాలని కోరుకుంటారు మరియు విద్యార్థులు కూడా క్రమబద్ధీకరించాలని మీరు కోరుకుంటారు ఎడిటర్గా ఉండనివ్వండి మీ అసలు ఆలోచన అదే కదా సిద్ధార్థ్ మాతురి బయటి నుండీ అప్లోడ్ తప్పనిసరిగా చిత్రం అయి ఉండవలసిన అవసరం లేదు కనుక ఇది వర్డ్ డాక్యుమెంట్ లేదా పిడిఎఫ్ కావచ్చు కాబట్టి ఇది ఏ రకమైన మీడియా ఫైల్ అయినా కావచ్చు ప్రొఫెసర్ వారు పాఠశాల మౌలిక సదుపాయాలతో దీన్ని చేయడం లేదు కాని వారు దీన్ని చేయడానికి వారి స్వంత మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తున్నారు మరియు ఇది బహుశా క్లౌడ్ స్పేస్ మీద ఉంటుంది నితిన్ కురియన్ అవును సిద్ధార్థ్ మాతురి పంచుకున్న స్థలంలో ఉంటుంది అవును ప్రొఫెసర్ కాబట్టి ఒక విషయం ఏమిటంటే అవి రెండూ టెక్ సంబంధిత ఆలోచనలు అని నేను గమనిస్తున్నాను నితిన్ కురియన్ అవును సిద్ధార్థ్ మాతురి సరిగ్గా ప్రొఫెసర్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక విషయం అది సాధారణ విషయం కాబట్టి విద్యార్థులు టెక్ లేదా టీచర్ లేదా రెండింటితో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి కనుక ఇది మీ కోసం ఒక ప్రాథమిక అవసరం సిద్ధార్థ్ మాతురి అవును నిజమే ప్రొఫెసర్ సరే కాబట్టి ఉపాధ్యాయుడు వారి నోట్స్ను నేరుగా పంచుకోవడం లేదు కాని సహకారం అందించిన ఒక విద్యార్థి ఉత్తమ విద్యార్థి యొక్క చిత్రంతో పత్రాన్ని విద్యార్థి నుండి ఒక విద్యార్థికి పంచుతాడు సిద్ధార్థ్ మాతురి ఇది రెండు విధాలుగా ఉంటుంది సార్ ఉపాధ్యాయుడు కూడా ఈ రకమైన వ్యవస్థపై ఆసక్తి కలిగి ఉంటే అది ఆమె విద్యార్థులకు సహాయపడుతుంది అప్పుడు ఉపాధ్యాయుడు కూడా ఆమె సమాచారమును జోడించవచ్చు అది మళ్ళీ మూల సమాచారముగా ఉంటుంది ఉపాధ్యాయుడికి ఇలాంటి వాటిపై ఆసక్తి లేకపోతే అప్పుడు మనము తరగతి CR తో లేదా తరగతిలో ఉత్తమ విద్యార్థి లేదా విద్యార్థులు చేయించాలి అన్నింటికన్నా ఉత్తమమైన సమాచారము ఉన్న ఎంపికతో ముందుకు రావచ్చు మరియు వారు చేయగలరు మిగిలిన విద్యార్థులు దానికి జోడించవచ్చు నితిన్ కురియన్ ప్రాథమికంగా అది ఎలా ఉందనే దానితో సంబంధం లేకుండా ఆ మూల సమాచారమును ఆ ప్రధాన సమాచారమును ఎవరు నిర్ణయిస్తారు కాబట్టి ఉపాధ్యాయుడు అతను చెప్పినట్లుగా ఉపాధ్యాయుడికి నోట్స్ ఉంటే అది మూల సమాచారముగా మారుతుంది అది అప్లోడ్ చేయబడుతుంది మరియు విద్యార్థులకు ఆ సమాచారమును సవరించే సామర్థ్యం ఉంటుంది అది అందుబాటులో లేనట్లయితే అది ఎవరి సమాచారము మూల సమాచారముగా ఉండటానికి ఉత్తమంగా ఉంటుందనే దానిపై జట్టు తీసుకుంటున్న నిర్ణయం ఆధారంగా ఉంటుంది మరియు అదే విధమైన కార్యాచరణ దానిపై జరుగుతుంది ప్రొఫెసర్ ఇది మరొకటి నిజమే కాబట్టి వారు ఇప్పటికే చాలా ప్రదేశాలలో పాఠ్యపుస్తకాలను కలిగి ఉన్నారు పుస్తకాలు పాఠ్య పుస్తకం కాదు ఇది కోర్సుకు పాఠ్యపుస్తకాలుగా సూచించబడిన పుస్తకాలు కాబట్టి మీరు మాట్లాడుతున్నదానికి ఇది మంచి ప్రారంభ స్థానం కాదా ఇది యాదృచ్చికంగా నాకు సంభవించింది అది వారు ఎల్లప్పుడూ తమతొ మరియు అన్నింటినీ తీసుకువెళతారు నితిన్ కురియన్ నిజమే కాబట్టి మనము దానిని కూడా జోడించమని చెప్తున్నారా ప్రొఫెసర్ నేను నిన్ను అడుగుతున్నాను ఇది మీ ఆలోచన మీరు దీన్ని చేయాలి సరైన ప్రశ్నలు అడగడమే నా పని సిద్ధార్థ్ మాతురి రెండు సందర్భాల్లోని మౌలిక సదుపాయాలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాన్ని ఈ రిపోజిటరీలో కలిగి ఉండటానికి అనుమతిస్తే అది పాఠశాల రిపోజిటరీ లేదా వారి స్వంతము అయినా విద్యార్థులకు వారి పాఠ్యపుస్తకాన్ని సూచించడం మరింత సులభం అని నా అభిప్రాయం మరియు భాగస్వామ్య సమాచారము ఒకే స్థలంలో ఉంటుంది ప్రొఫెసర్ అది ఆసక్తికరంగా ఉంటుంది సిద్ధార్థ్ మాతురి అది ఒకటి అవుతుంది ఎడిటింగ్ భాగం గురించి నేను ఆలోచిస్తున్న మరో విషయం ఏమిటంటే ప్రతి విద్యార్థి పుస్తకంలో వ్యాఖ్యానాల గురించి మీరు చెప్పినట్లుగా వారు చదువుతున్న దానిపై వారి వ్యక్తిగతీకరించిన గమనికను వ్రాయాలనుకోవడం లేదు నేను ఒక ఖండము చదువుతాను మరియు నా దృష్టికోణాన్ని ఆ పేజీ పైన వ్యాఖ్యానము చేయాలనుకుంటున్నాను కానీ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆ ఖండము గురించి ఒకే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి రిపోజిటరీలో పాఠ్యపుస్తకం మరియు నోట్బుక్ ఒకే స్థలంలో ఉంచగల వ్యవస్థ ఉంటే మరియు పాఠ్యపుస్తకంలో నేను నా విషయం వ్రాస్తాను మరియు నోట్బుక్ అంటే మూల సమాచారము పంచుకోబడుతుంది మరియు విద్యార్థులు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు లేదా ఆ మూలానికి విలువను జోడిస్తూ ఉంటారు ప్రతిఒక్కరికీ సాధారణంగా భాగస్వామ్యం చేయబడిన నోట్స్ భాగస్వామ్యం జరుగుతున్న పరిస్థితి ఇతర సందర్భాల్లో పాఠ్యపుస్తకం ఉన్నచోట ఆ అంశంపై నా స్వంత అవగాహనను నా పాఠ్యపుస్తకంలో అదే వ్యవస్థలో వ్రాస్తాను నితిన్ కురియన్ కాబట్టి పాఠ్య పుస్తకం వ్యక్తిగతీకరించబడుతుంది ప్రొఫెసర్ నిజమే నేను ఆలోచిస్తున్నాను నితిన్ కురియన్ వారిద్దరూ సరి సమానము ప్రొఫెసర్ కాబట్టి ఇది అందుబాటులో ఉన్న ఉత్తమమైన సమాచారము అయిన సాధారణ సమీకరణం అవుతుంది నితిన్ కురియన్ దాని సమాచారము కోసం ప్రొఫెసర్ ఆపై మీరు దాని పైన వ్యక్తిగతీకరించవచ్చు మరియు మీరు కాకపోతే దాన్ని కూడా పంచుకోకుండా ఉండటానికి మీకు ఒక ఎంపిక ఉండవచ్చు నితిన్ కురియన్ అవును ఖచ్చితంగా ప్రొఫెసర్ అది వినియోగదారు అయిన విద్యార్థి ఇది చాలా ఆసక్తికరమైన దిశలో ఉంది కాబట్టి ఇతర సమస్యలు మీరు ఆ మార్గం చుట్టూ మరేదైనా సమస్య ఊహించగలరా అవును కాబట్టి ఇది మీరు భావించే సమస్యగా దారి తీయగలదా సిద్ధార్థ్ మాతురి సార్ ఇది మళ్ళీ వారి మౌలిక సదుపాయాలను కాపాడుకునే విద్యార్థులు మళ్లీ సిద్ధం చేయడానికి తక్కువ సమయానికి అనుగుణంగా లేరు ఎందుకంటే వారు మళ్ళీ పాఠశాల సమయం వెలుపల గడపవలసి ఉంటుంది ప్రొఫెసర్ నిజమే అది మంచి అంశము చాలా మంచి అంశము సిద్ధార్థ్ మాతురి కాబట్టి ఇక్కడ సమయం కారకం అయిన ఒక ప్రశ్న అని నేను మళ్ళీ అనుకుంటున్నాను ప్రొఫెసర్ కనుక ఇది వారికి అందించబడితే ఇది చాలా మంచిది కాబట్టి వారు దీనికి దోహదం చేయాలి మరియు దానిని బాగా మరియు మంచిగా చేయాలి నితిన్ కురియన్ ప్రతి సహకారం చాలా సమయం తీసుకోకపోవచ్చని నేను భావిస్తున్నాను కాని ఆ చివరి గమనికను పొందడానికి ఎడిటింగ్ మూల సమాచారము యొక్క వాస్తవ ఎడిటింగ్ ఇది గరిష్ట సమయం మరియు కృషిని తీసుకుంటుంది కాబట్టి మీరు నా నోట్స్లన్నింటినీ రిపోజిటరీలో అప్లోడ్ చేయమని విద్యార్థిగా నన్ను అడిగితే అది చాలా సమయం తీసుకోకపోవచ్చు కానీ కూర్చుని ఆ తుది నోట్లోకి ఏ సమాచారము వెళ్ళాలో చూడటానికి కొంత సమయం పడుతుంది సిద్ధార్థ్ మాతురి ఇది మళ్ళీ ఈ నిర్వాహకుడిపై ఆధారపడి ఉంటుంది పాఠశాల నిర్వాహకుడిని అందిస్తే అది విద్యార్థులకు తక్కువ సమయం తీసుకుంటుంది విద్యార్థి వ్యవస్థలో నిర్వాహకులైతే వారు తమ సొంత యంత్రాంగాన్ని నిర్వహిస్తుంటే ఆ ప్రైవేట్ వ్యవస్థలో భాగమైన విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు నిర్వాహకుడిగా ఉండాలి అందువల్ల వాటిని కలిగి ఉండాలని కోరుతూ ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టండి కాబట్టి ఆ ఎడిటింగ్ భాగములు ఎడిటింగ్ భాగము సమీక్షించే భాగము అని అనుకుంటున్నాను నితిన్ కురియన్ సమీక్షించే భాగం మరియు చాలా సమయం తీసుకుంటుంది అవును ప్రొఫెసర్ సరే మంచిది కాబట్టి మీకు రిపోజిటరీ కావాలనుకుంటున్నట్లు నాకు అనిపిస్తోంది పాఠశాల ఉన్న వ్యవస్థలో ఉండవచ్చు లేదా ఇది విద్యార్థులు ఒకచోట చేరి ఒక నిర్మాణ వ్యవస్థ ఉండవచ్చు ఇది ఒక నిర్మాణవ్యవస్థ కోసం దోహదం చేస్తుంది లేదా చదవవచ్చు కానీ ఇది ప్రారంభ స్థానం కాబట్టి ఈ సమయంలో మీరు దీని నుండి వచ్చే లక్షణాలు ఏమిటో వ్రాయాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎలా అర్హత పొందుతారు ఈ రిపోజిటరీని మీరు ఎలా కోరుకుంటారు ఇవి మనకు ఖచ్చితంగా కావాలి ఇవి మనం చేయవలసినవి మనకు ఒక విధమైన లక్షణాలు ఉండవచ్చు చెప్పండి మీరు రిపోజిటరీ కోసం చూస్తున్నారని అనుకుందాం దీనికి ఖచ్చితంగా అన్ని లక్షణాలు ఉండాలి మీరు దానిని వ్రాయగలిగితే దాని నుండి సంకలనం చేయండి తద్వారా మీరు చూడటం లేదా నిర్మించడం సులభం అది లేకపోతే మీరు నిర్మించవచ్చు అది ఉంటే మీరు దానిలో ఏదైనా చూడవచ్చు కాబట్టి ఈ మొత్తం ప్రక్రియను ముగించడానికి ఇది మా తదుపరి దశ అవుతుంది సిద్ధార్థ్ మాతురి కాబట్టి ఒకటి బేసిక్ క్లౌడ్ ఇన్ఫ్రా నితిన్ కురియన్ బేసిక్ క్లౌడ్ ఇన్ఫ్రా అవును సిద్ధార్థ్ మాతురి ఒకటి ప్రాథమిక క్లౌడ్ నితిన్ కురియన్ క్లౌడ్ లేదా ఒకరకమైన సర్వర్ మౌలిక సదుపాయాలు సిద్ధార్థ్ మాతురి సర్వర్ అవును అప్లోడ్ మరియు డౌన్లోడ్ ఎక్కడ ఉంటుంది శ్యామ్ పాల్ ఎం కాబట్టి వారు చిత్రాలు పిడిఎఫ్లు పిపిటిలు అన్నీ అప్లోడ్ చేయవచ్చు సిద్ధార్థ్ మాతురి మరియు అప్లోడ్ పరంగా సరైన నోట్ తీసుకునే అప్లికేషన్ పరంగా పిడిఎఫ్లు మరియు నోట్బుక్ల పరంగా పాఠ్యపుస్తకాలను అంగీకరించగల కార్యాచరణ ఉండాలి నితిన్ కురియన్ నిజమే కనుక ఇది డాక్ ఫార్మాట్లో ఉండవచ్చు లేదా ఇమేజ్ ఫార్మాట్లో కూడా ఉండవచ్చు సిద్ధార్థ్ మాతూరి నిజమే పాఠ్యపుస్తకాలను డాక్ లేదా పిడిఎఫ్ ఇమేజ్లో ఎంపిక చేసి పొందడం ఇప్పుడు నోట్స్ తీసుకోగల అప్లికేషన్ గమనించండి నితిన్ కురియన్ ఈ రిపోజిటరీ లోపల సిద్ధార్థ్ మాతురి ఈ రిపోజిటరీలో వారి వ్యక్తిగతీకరించిన నోట్స్ను దీని పైన తీసుకోవచ్చు లేదా మూల సమాచారమును పొంది రాయడం ప్రారంభించవచ్చు కాబట్టి ప్రాధమికంగా నొట్స్ వ్రాసుకోవడం నితిన్ కురియన్ అనువర్తనం సిద్ధార్థ్ మాతురి తీరు అవును నొట్స్ వ్రాసుకోనే తీరు కాబట్టి ఇది అప్లోడ్ పరంగా కాబట్టి ఎవరైనా వారి పత్రాలను లేదా వారి నోట్స్ను దానిపై అప్లోడ్ చేయవచ్చు మరియు డౌన్లోడ్ అనేది విద్యార్థి యొక్క అవసరానికి సంబంధించి ఉంటుంది ఎలాంటి పత్రం లేదా చిత్రం లేదా వారు డౌన్లోడ్ చేయాలనుకుంటున్న నోట్స్ నితిన్ కురియన్ కాబట్టి ఈ ఫీచర్ ప్రాథమికంగా డౌన్లోడ్ అవుతుంది తదుపరి సవరణ ఉంటుంది సిద్ధార్థ్ మాతురి అప్లోడ్ చేయడానికి ప్రాథమికంగా భాగస్వామ్యం చేయండి నితిన్ కురియన్ కానీ అప్లోడ్ చేయడం మరియు డౌన్లోడ్ చేయడం తప్పనిసరిగా భాగస్వామ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది నిజమా శ్యామ్ పాల్ M విద్యార్థులు నిర్దిష్ట విద్యార్థి వంటి ఇతర విద్యార్థులతో పంచుకోవచ్చు నేను మీతో గమనికలను పంచుకోవాలనుకుంటే నేను మీతో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను అందరికీ కాదు నితిన్ కురియన్ కానీ మళ్ళీ మన ముఖ్యాంశము నుండి తప్పు కుంటున్నాము శ్యామ్ పాల్ ఎం లేదు నేను గూగుల్ డ్రైవ్ లాగా చెబుతున్నాను కాబట్టి నాకు సమాచారము ఉంది మరియు నేను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను మీకు అనుమతి ఇస్తాను సిద్ధార్థ్ మాతురి కాబట్టి మనం ఇక్కడ వ్యవహరించాలనుకుంటున్న పరిస్థితి ఏమిటంటే తక్కువ సంఖ్యలో నోట్స్ను పంచుకున్నారు నితిన్ కురియన్ ముఖ్యంగా ఇక్కడ మనకు అక్కరలేదు సిద్ధార్థ్ మాతురి మనము భాగస్వామ్యం చేయడానికి ఇష్టపడము నితిన్ కురియన్ అవును మనము వ్యక్తిగత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనుకోవడం లేదు కాని అన్ని భాగస్వామ్యంలు జరగాలని మనము కోరుకుంటున్నాము తద్వారా అది ఒక చివరి ప్రతికి దోహదం చేస్తుంది సిద్ధార్థ్ మాతురి కాబట్టి సవరించిన సమాచారమును ఏ విధంగానైనా రక్షణ చేస్తుంది ఈ రిపోజిటరీకి ఇవి ప్రాథమిక అవసరాలు అని నా అభిప్రాయం ప్రొఫెసర్ మరియు మీకు నిర్వాహకుడు ఉన్నారా నితిన్ కురియన్ అడ్మిన్ ఈ సమాచారమును నిర్వహించే విధానం వల్ల మనం కూడా సమాంతర సమాచారమును ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవడాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే నేను గతంలో ఏదో ఒక దశకు వెళ్లి నిర్మాణం ఏమిటో చూడాలి నోట్స్ ఆ సమయంలో ఉంది తద్వారా నేను వచ్చి సవరించగలను లేదా తీసివేయగలను అప్పుడు సమాచారము ఉందని నిర్ధారించడానికి గత సమాచారము ఎల్లప్పుడూ నిర్వాహకుడితో అందుబాటులో ఉండాలి శ్యామ్ పాల్ సమాచారము అందుబాటులో లేదు నితిన్ కురియన్ అవును అందుబాటులో లేదు సిద్ధార్థ్ మాతురి కాబట్టి మొత్తం పట్టిక రిపోజిటరీలో ఉండాలి నితిన్ కురియన్ అవును కాబట్టి లాగ్ మునుపటి సమాచారము తొలగించబడిన ఒక నిర్దిష్ట వ్యవధిలో ఉండవచ్చు లేదా సిస్టమ్ కోసం లాగ్ ఎలా నిర్వహించాలో మనము కొంత మార్గాన్ని కనుగొనాలి లేదా గుర్తించాలి కాబట్టి లాగ్ ఫీచర్ తప్పనిసరిగా మనం మాట్లాడుతున్న లక్షణం ప్రొఫెసర్ మీరు అన్నది సంస్కరణలా ఆ సంస్కరణల్లో కొన్ని నిర్వహించబడతాయి నితిన్ కురియన్ అవును ప్రాథమికంగా ఒక వెర్షన్ ఆపై సమూహానికి వినియోగదారులను జోడించడం సమూహాన్ని తొలగించడం నిర్వాహకుని యొక్క సాధారణ నిర్వాహక లక్షణాలు సిద్ధార్థ్ మాతురి ఇది వినియోగదారుని జోడించి మరియు వినియోగదారుని తొలగిస్తుంది మరియు సమాచారము సమీక్ష బృందం కూడా అడ్మిన్ క్రింద ఉంటుంది ప్రొఫెసర్ మనము ఇంకా వాటాదారు యొక్క ప్రేరణను పరిష్కరించలేదు కాబట్టి మనము అక్కడ ప్రేరణను ఎలా ఉంచుతాము నితిన్ కురియన్ ఒక రకమైన బహుమతి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది తరగతి గదిలోనే నిర్వహించబడే చర్య ఒక మంచి పరిపాలనా బృందం ఉన్నందున సమాచారమును ఎవరు తీసుకువస్తున్నారు మరియు వారు ఆ తుది సమాచారమును సవరించడం మరియు నిర్మిస్తున్నారు కాబట్టి మళ్లీ ఉత్తమమైన సమాచారముకు మనము ఒక రకమైన బహుమతి వ్యవస్థను అందించగలిగితే దీనికి గరిష్ట సహకారాన్ని అందించే ఉత్తమ సమాచారమును ఎవరు తీసుకువస్తున్నారో మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు మనము బహుశా బహుమతి వ్యవస్థను అందించగలము నేను బ్యాడ్జ్ వ్యవస్థను చూశాను అగ్ర సహకారికి ఇచ్చిన బ్యాడ్జ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వ్యక్తులు ఫోరమ్లలో వారికి ఈ బ్యాడ్జ్ ఉంది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో కూడా బ్యాడ్జ్లు బహుమతి చేయడాన్ని నేను చూశాను దీని కోసం మరియు దాని కోసం మీరు రంగు బ్యాడ్జ్లను కలిగి ఉండవచ్చు కాబట్టి అది సాధ్యమే సిద్ధార్థ్ మాతురి అవును పాఠశాల లోపల ఒక విధమైన మార్కుల అంచనాతో అనుసంధానించబడుతుంది ప్రొఫెసర్ ఖచ్చితంగా అవును నితిన్ కురియన్ లేదా నిరంతర మూల్యాంకన వ్యవస్థ మీరు దీన్ని నిరంతర మూల్యాంకన వ్యవస్థలోకి తీసుకురావచ్చు కాబట్టి మీరు ఉత్తమ సహకారి దీనికి ఎంత సహకరిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే తరగతిలోని ప్రతి ఒక్కరూ ఈ సమాచారము నుండి నేర్చుకుంటున్నారని మీరు తప్పనిసరిగా నిర్ధారిస్తున్నారు కాబట్టి ఉత్తమ సహకారికి అధ్యయన పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది ప్రొఫెసర్ ఇంకేముంది అన్ని ప్రాథమిక లక్షణాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి రిపోజిటరీ కోసం వెతుకుతున్నట్లయితే ఏమి తీసుకోవాలో మరియు చూడాలో మీకు తెలుసు అవి అన్నీ మీకు ఉన్నాయా అని పోల్చండి సిద్ధార్థ్ మాతురి మూల లక్షణాలు ప్రొఫెసర్ నిర్వాహక కోణం నుండి మరియు మనము ఉపయొగించిన బ్యాడ్జ్లు మీ దగ్గర ఏదైనా బయటపడిందా అని నేను ప్రయత్నిస్తున్నాను పుస్తకాల అప్లోడ్ అక్కడ జరిగింది అప్లోడ్ ఉంది అవి కూడా ఉల్లేఖించగలవు అవును అది కూడా నేను ఊహిస్తున్నాను అవును సవరించండి మరియు రక్షణ చేయండి సిద్ధార్థ్ మాతురి నోట్ టేకింగ్ ఫీచర్ వారి వ్యక్తిగతీకరించిన నోట్స్ లాగా ప్రొఫెసర్ నిజమే కాబట్టి పాఠశాలకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇవన్నీ పనిచేయాలి కాబట్టి ఇది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి నా ఉద్దేశ్యం మీరు ఒక వ్యవస్థను లేదా వ్యవస్థ నిర్మించబోతున్నట్లయితే నితిన్ కురియన్ యూజర్ మరియు ఎగ్జిట్ సిస్టమ్ ప్రొఫెసర్ యూజర్ మరియు ఎగ్జిట్ సిస్టమ్ ఇది మనకు అవసరం నేను చాలా తప్పనిసరి అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ వెనక్కి వెళుతున్నప్పుడు ఇది తయారీ కోసం వారి సమయాన్ని తగ్గిస్తుందని మీరు చూశారా ఇది అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుందా కనుక ఇది చివరి అంశము మరియు మనము ఈ అభ్యాసములో పూర్తి చేసాము నితిన్ కురియన్ తయారుచేస్తున్న అన్ని నోట్స్ మాస్టర్ కాపీ ఉంటే మంచి అవగాహన భాగం చాలా చక్కగా ఉంటుంది ఉపాధ్యాయుడు కేటాయించే పరిపాలనా బృందం లేదా పాఠశాల సమయ పరంగా జాగ్రత్తగా చూసుకోవటానికి సిద్ధం చేయాల్సిన ఈ కార్యాచరణను కేటాయించినంత కాలం మరియు వారు దానితో బాగానే ఉంటారు లేదా బహుశా అది వారి మూల్యాంకనం లేదా అవి ఎలా శ్రేణి బడ్డాయి మరియు అంచనాతో ముడిపడి ఉంటుంది ప్రొఫెసర్ నేను దానిని వ్రాస్తాను కాబట్టి మీరు దాన్ని తిరిగి మూల్యాంకనానికి అనుసంధానము చేస్తున్నారు నాకు అది అర్థమైంది కాబట్టి ఇది ఉంది మీరు చెబుతున్నది ఇదే కాబట్టి ఈ కార్యాచరణ వారు సాధించిన మార్కుల పరంగా వారిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ప్రేరణ లెక్క చేయబడుతోంది మరియు ఇది కేవలం ఇద్దరు విద్యార్థులు లేదా వ్యక్తులు మాత్రమే ఈ కార్యాచరణను పరిశీలిస్తున్నందున సమయం విద్యార్థులు సిద్ధం చేయడానికి తీసుకున్న మొత్తం సమయం ఖచ్చితంగా ఉంటుంది ప్రొఫెసర్ నేను స్వీయ మూల్యాంకన పరీక్షలతో కొన్ని ప్లాట్ఫారమ్లను చూశాను కనుక ఇది ఒక లక్షణాన్ని అక్కడ ఉంచవలసిన అవసరం లేదు ఎందుకంటే అది ఉంది కానీ అది మీ ప్రాథమిక సంఘర్షణను పరిష్కరిస్తుందా అనేది నా ప్రశ్న అవుతుంది ఆ మూల్యాంకన పరీక్షలు మీరు ఆన్లైన్లో ఉండగల స్వీయ మూల్యాంకనం చేస్తారా సిద్ధార్థ్ మాతురి నిజమే ఇక్కడ మళ్ళీ సమస్య అవుతుంది సార్ అది గురువు అంగీకరించవచ్చు లేదా గురువు అంగీకరించకపోవచ్చు ఉపాధ్యాయుడు ఆమె లేదా అతని విద్యార్థులను అంచనా వేయాలనుకుంటారు ప్రొఫెసర్ అవును నేను చెబుతున్న దానికి అదనంగా మీకు ఇది ఇప్పటికే అక్కడ ఉంది నిరంతర మూల్యాంకనం ఉంది గ్రేడింగ్ విధానం ఇప్పటికే ఉంది కాబట్టి బాహ్య అధికారికముగా ఉంది నితిన్ కురియన్ విద్యార్థి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నల జాబితాను కలిగి ఉండటంలో స్వీయ మూల్యాంకనం ఉంటుంది ప్రొఫెసర్ బహుశా అవును నితిన్ కురియన్ కాబట్టి ఎవరు ఉంటారు పరిపాలనా బృందమే దాన్ని అప్లోడ్ చేస్తుంది లేదా ఆ సమాచారమును సృష్టిస్తుంది ప్రొఫెసర్ అవును ఉదాహరణకు ఈ కోర్సు లాగా ఇక్కడ మా విద్యార్థులకు వారు ఒక విధమైన యంత్రాంగాన్ని కలిగి ఉన్నారు అవును నేను ఈ అంశాన్ని బాగా నేర్చుకున్నాను కనుక ఇది ఒక మార్గం కావచ్చు లేదా వీడియో మధ్య పాజ్ చేయబడింది వారు స్కోర్ చేసే శీఘ్ర పరీక్ష ఉంటుంది ఇక్కడ పూర్తిగా నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరూ వాటిని వర్గీకరణ చేయడం లేదు వారు ఎంత స్కోరు కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ఎవరూ గుర్తించడం లేదు అలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఇది తయారీ సమయం పెరగడానికి దారితీస్తుందని నేను మీతో అంగీకరిస్తున్నాను అది ఖచ్చితంగా ఒక విషయం కానీ వారు వారి స్వంత వేగంతో దీన్ని చేస్తున్నారు మరియు ఆ పని చేస్తున్నందున ఇది ఖచ్చితంగా మంచి అవగాహనకు దారితీయవచ్చు ఇది మీకు సహాయపడుతుందని మీరు అనుకుంటే నేను మీకు వదిలివేస్తాను మీరు దీన్ని జోడించవచ్చు లేకపోతే వదిలివేయండి నితిన్ కురియన్ నేను ఆ వ్యక్తిగత మూల్యాంకనాన్ని జోడించగలనని అనుకుంటున్నాను బహుశా ఈ మొత్తం వ్యవస్థ పనిచేస్తున్న విధానానికి కూడా ఇది ప్రయత్నించవచ్చు సార్ ప్రొఫెసర్ చాలా బాగుంది నితిన్ కురియన్ మీ పరంగా ఒక నిర్దిష్ట విషయము చదివాను మరియు నేను ఆ విషయము నుండి ఒక ప్రశ్నతో వచ్చాను మరియు సామ్ అదే విషయము నుండి మరొక ప్రశ్నతో వస్తాడు కాబట్టి మీరు చూస్తున్నవి మరిన్ని రకమైన ప్రశ్నలు మీకు ఆ అంశం అవగాహన బాగా ఉంటుంది కాబట్టి సమయం స్పష్టంగా ఒక అవరోధంగా ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ పరిపాలనా బృందం మళ్ళీ రంగము లోకి ఆ ప్రత్యేక మాస్టర్ నోట్తో ముడిపడి ఉన్న ఉత్తమ ప్రశ్నల సమితిని ఎంచుకుంటుంది కాబట్టి కొందరు నోట్స్ ద్వారా ముందుకు వెళతారు మరియు కొందరు విద్యార్థులు తయారుచేసిన ఈ ఉత్తమమైన ప్రశ్నల ద్వారా వెళతారు మరియు అక్కడ నేర్చుకోవడం చాలా చక్కగా ఉంటుందని నేను భావిస్తున్నాను సిద్ధార్థ్ మాతురి ఇది కూడా ఆ అంశానికి రెండవ పాఠ్య పుస్తకంలా అవుతుంది నితిన్ కురియన్ ఆ ప్రత్యేకమైన సమాచారము సిద్ధార్థ్ మాతురి పాఠ్యపుస్తకంలో ఒక అధ్యాయం ఉన్నట్లు ఆ అధ్యాయానికి సంబంధించి ప్రశ్నలు అదేవిధంగా ఒక మూల సమాచారము మరియు విద్యార్థులు వారి ప్రశ్నలు లేదా ఏమైనా లేదా సందేహాలతో వస్తారు ఇది పాఠ్య పుస్తకం యొక్క రెండవ మార్పిడి లాగ అవుతుంది నితిన్ కురియన్ మరియు పాఠ్యపుస్తక సమాచారము నుండి సంభవించిన అభ్యాసంతో ఇది చాలా ఎక్కువ ప్రొఫెసర్ మరియు బహుశా తరువాతి దశలో ఉపాధ్యాయుడు వెళ్లి దాన్ని తనిఖీ చేయవచ్చు ఇది నేను నేర్పించాలనుకుంటున్నాను కాని విద్యార్థులు దీని నుండి ఏమి తెలుసుకున్నారు కాబట్టి ఇది ఒక పోలిక కావచ్చు ఇది సరే కాబట్టి నితిన్ కురియన్ ఇది గురువుకు కూడా ఒక మూల్యాంకనం పత్రము గురువు కోసం మీరు ఖచ్చితంగా చెప్పినట్లు స్వీయ మూల్యాంకనం ప్రొఫెసర్ గురువు కోసం మీరు సమాచారమును ఇస్తున్నారు మరియు నేను చెప్పదలచుకున్నది ఇదే మరియు వారికి లభించినది ఇదే అసమతుల్యత ఉందా లేదా అదేనా చాలా బాగుంది మీరు వెళ్లే దిశ నాకు నచ్చింది సరే దీని తరువాత తదుపరి దశ కాబట్టి మనము పూర్తి చేసాము కాబట్టి మొదటి దశలో మీరు చేసిన పనులను సవరించుకుందాం కాబట్టి మనము కోరుకున్న ప్రాథమిక ఫలితాలతో మనము కోరుకున్న ఫలితాలతో ప్రారంభించాము తరువాత బృందం వారు అక్కడ సాధ్యమయ్యే అన్ని ఆలోచనలు ఏమిటో ఆలోచించటం ప్రారంభించారు ఈ మధ్యన వచ్చిన చిన్న వివరాలు ఏమిటంటే మౌలిక సదుపాయాలు మరియు మౌలిక సదుపాయాలు లేని పాఠశాలల గురించి కాబట్టి వారు ఈ వర్గీకరణ గురించి ఆలోచించి మాట్లాడటానికి ఈ రెండు అంశాల చుట్టూ ఉప అంశాల చుట్టూ వారి ఆలోచనలను గుంపుగా చేయడం ప్రారంభించారు చివరికి ఇవన్నీ ఒక రిపోజిటరీ ఉత్తమ ఆలోచనకు వచ్చాయి మరియు వీటిలో చాలా శాఖలు జరుగుతున్నాయి చివర్లో చివరి దశ అవసరాలు లేదా లక్షణాల పరంగా వాక్యార్థమును వివరించడం ఇవి మన వ్యవస్థలో మనం వెతుకుతున్నది రిపోజిటరీ కదా అని ఖచ్చితంగా మీరు చెబుతారు కానీ నా ప్రాథమికమైన అంశం ఏమిటంటే నా ప్రాథమిక ఆశించిన ఫలితాలు నెరవేరుతున్నాయా లేదా అనే విషయాన్ని మనము తిరిగి తనిఖీ చేస్తూనే ఉన్నాము మరియు ఇప్పుడు మనకు పట్టిక దిగువన టన్నుల కొద్దీ లక్షణాలు ఉన్నాయి ఇక్కడ వ్యవస్థకు ప్రాథమికమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి కొన్ని చివరన ఉన్నాయి వర్గీకరణ విధానం చివరలో ఉన్నట్లుగా నిరంతర మూల్యాంకన వ్యవస్థ చివరలో ఉంటుంది కానీ అది మొత్తం వ్యవస్థతో తిరిగి సంబంధాలను కలిగి ఉంటుంది మరియు తరువాత అది ఆశించిన ఫలితాలను అందుకుంటుందో లేదో తిరిగి చూస్తుంది కాబట్టి ఈ విధంగా ఎలా విస్తృత నిర్మాణం పని చేస్తుంది నేను మధ్యలో అడిగిన కొన్ని ప్రశ్నలతో వారు దీన్ని చేసారు తద్వారా వారి ఆలోచనను కూడా రూపొందించడంలో వారికి సహాయపడింది కాబట్టి మీకు కొంత సులభము చేయువారు ఉంటే వారు ఈ ప్రక్రియకు మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయుడు ఇది నిజంగా మేథోమథనం చేసే సమావేశమును లక్ష్యం వైపు వెళ్ళడానికి సహాయపడుతుంది ఇది వ్యవస్థ నుండి మా సిఫార్సు కాబట్టి ఇది మీ స్వంత పరిష్కార దశకు ఉపయోగపడుతుంది మీరు పనిచేస్తున్న నిజమైన సమస్యపై పని చేయమని మరియు ఇక్కడి బృందం చేసినట్లుగా దీన్ని వర్తింపజేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను కాబట్టి ఈదశను పరిష్కరించడానికి ప్రయత్నించడం అదృష్టం మేము మిమ్మల్ని తరువాతి దశలో చూస్తాము ఇది పరీక్ష లేదా నమూన ఇవన్నీ ఉపయొగములో ఉంచడం నిజ జీవిత ఉపయొగములో మీ కళ్ళ ముందు మీరు చూడటం మరియు తరువాత చివరి ఉప దశకు దానిని వినియోగదరుల దగ్గరకు తీసుకెళ్లడం మరియు వారు దీనిపై ఎలా స్పందిస్తారో చూడండి ఇదే వారి చివరి లక్ష్యం సరే కృతజ్ఞ్యతలు తరువాత మాడ్యూల్లో కలుద్దాం తరువాత మాడ్యూల్లో కలుద్దాం